బేసిక్ ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ ప్రొఫెసర్ అంకుష్ శర్మ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకాన్పూర్ మాడ్యూల్ 5 ఫస్ట్ ఆర్డర్ మరియు సెకండ్ ఆర్డర్ సర్క్యూట్స్ ఉపన్యాసం 22 ఫస్ట్ ఆర్డర్ RL సర్క్యూట్స్ నమస్కారం ఇదివరకటి లెక్చర్ లో సోర్స్ ఫ్రీ RC సర్క్యూట్ ప్రతిస్పందన గురించి చర్చించాము ఈ లెక్చర్ లో RL సర్క్యూట్ గురించి చర్చిద్దాం ఇందులో ప్రత్యేకంగా సోర్స్ అందుబాటులో లేనప్పుడు అనగా సోర్స్ లేనప్పుడు RLసర్క్యూట్ యొక్క ప్రతిస్పందన ఎలా ఉంటుందో చూద్దాము కాబట్టి ఇప్పుడు ఈ వారం లో రెండవ లెక్చర్ ని మొదలుపెడదాం దీనిలో ఇప్పుడు మనం సోర్స్ ఫ్రీ RL సర్క్యూట్ గురించి చర్చిద్దాం ఒకవేళ మీరు RL సర్క్యూట్ గురించి ఈ రోజు చర్చిద్దాం అని భావిస్తే RL సర్క్యూట్ లో ఇండెక్టర్ L సమాంతరం పార్లల్ parallel గా కలిసి ఉంటుంది లేదా ఎలిమెంట్స్ లూప్ లో సిరీస్ గా కలిసి వున్నాయి అని చెప్పవచ్చు కాబట్టి ఇప్పుడు ప్రస్తుత లక్ష్యం ఏమిటి అంటే ఈ ప్రత్యేకమైన సర్క్యూట్ విశ్లేషణలో ఇండెక్టర్ లో ప్రవహించే కరెంటు ని కనుక్కోవడానికి ప్రయత్నిద్దాం ఇక్కడ మనం ఎంపిక చేసిన ఇండెక్టర్ లో కరెంటు యొక్క ప్రతిస్పందన చూద్దాం ఎందుకంటే మనకు తెలుసు ఇండెక్టర్ లో కరెంటు తక్షణమే మారదు కాబట్టి మన RC సర్క్యూట్లో ఎలా అయితే కెపాసిటర్ లో వోల్టేజ్ అకస్మాత్తుగా మారదో ఇక్కడ ఇండెక్టర్ లోకూడా కరెంటు తక్షణమే మారదు ఇప్పుడు టైం t యొక్క విలువ సున్నా అని పరిగణిద్దాం అప్పుడు ఇండెక్టర్ లో ఇనీషియల్ కరెంటు IO ఉంటుంది కాబట్టి ఇప్పుడు సర్క్యూట్ ని విశ్లేషిద్దాం ఇండెక్టర్ లో ఇనీషియల్ గా స్టోర్ చేయబడిన ఎనర్జీ విలువ ఇప్పుడు విడిగా తీసుకున్న ఈ లూప్ లో క్రిచ్చాఫ్ వోల్టేజ్ లాkirchhoffs voltage law KVL ని ఉపయోగించి సమీకరణం ని రాస్తే V L V R 0 అవుతుంది ఇక్కడ మరియు అవుతుంది కాబట్టి దీన్ని సులభంగా అర్థం చేసుకునే విధంగా రాస్తే ఈ ఈక్వేషన్ లో మనం RC సర్క్యూట్ లో ఉపయోగించిన ఇంటిగ్రేషన్ పద్ధతి ని ఉపయోగించి పరిష్కరిద్దాం అప్పుడు మీకు ఈ క్రింది విధంగా వస్తుంది రెండువైపులా ఇంటిగ్రేట్ చేస్తే మీకు ఈ క్రింది విధంగా వస్తుంది కాబట్టి RC సర్క్యూట్ విశ్లేషణ లో పరిగణించిన విధంగా ఇక్కడ కూడా అదే విధంగా ln A ను స్థిరాంకం గా కాన్స్టాంట్ constant పరిగణిద్దాం టైం t విలువ సున్నా కి సమానం అయినప్పుడు ఇనీషియల్ విలువ IO అని పరిగణిద్దాం ఇప్పటినుండి పైన రాసిన ఈక్వేషన్ ని ఈ క్రింది విధంగా వ్రాయవచ్చు కాబట్టి ఇప్పుడు మీరు RC సర్క్యూట్ తో పోల్చి చూస్తే అక్కడ వోల్టేజ్ విలువ ని గణిస్తే అని వచ్చింది ఇక్కడ కరెంటు విలువ గణిస్తే అని వచ్చింది వచ్చిన ఈక్వేషన్ ని చూస్తే ఇది ఎక్స్పోనెన్షియల్ డీకేయింగ్ అవుతుంది కాబట్టిఈ ఈక్వేషన్ ఇనీషియల్ విలువ IO తో మొదలై మరియు ఫంక్షన్ తో డీకే అనగా తగ్గుతూ ఉంటుంది కాబట్టి ఒకవేళ మీరు ప్రత్యేకంగా ఈ చిత్రం ని చూస్తే టైం t అనునదిటౌ tauకి సమానం ఈ τ విలువ కరెంటు యొక్క ఇనీషియల్ విలువ లో 36 8 శాతం ఉంటుంది అంటే ఏమిటి ఒకవేళ మీరు పరస్పర సంబంధం కలిగివున్న RC సర్క్యూట్ లో అనగా టైం కాన్స్టాంట్ ఇక్కడ కూడా అనగా వేరే ఏమి కాదు టైం కాన్స్టాంట్ కానీ విలువ ఒకవేళ RC సర్క్యూట్ తో పోల్చిచూస్తే IO e టూ ది పవర్ మైనస్ t అవుతుందిఅప్పుడు మనం సులభంగా విలువ LR అవుతుంది అని చెప్పవచ్చు కాబట్టి మనం τ అనేది టైం కాన్స్టాంట్ గా పొందామువిలువ RL సర్క్యూట్ లో L బై R అని వచ్చింది కాబట్టి L మరియు R పదములు బదులు ని ప్రతిక్షేపిస్తే కరెంటు I ని క్రింది విధంగా వ్రాయవచ్చు

ఇప్పటివరకు రెసిస్టర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ ఎంత ఉంటుంది రెసిస్టర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ అవుతుంది ఇప్పుడు రెసిస్టర్ లో తక్షణమే విడుదల అయ్యే పవర్ P విలువ అవుతుంది టైం విలువ t వున్నప్పుడు రెసిస్టర్ గ్రహించబడిన ఎనర్జీ విలువ అవుతుంది ఈ ఈక్వేషన్ లో టైం విలువ t కి బదులు అనంతం అయితే అప్పుడు ఎనర్జీ విలువ అవుతుంది

మరియు మనం ఇండెక్టర్ లో ఇనీషియల్ గా కొంత విలువ స్టోర్ చేయబడింది అని అనుకున్నాము కాబట్టి పైన రాసిన ఈక్వేషన్ అర్థం ఏమిటి అంటే ఎంత ఎనర్జీ ని ఇనీషియల్ గా ఇండెక్టర్ లో స్టోర్ చేసామో అది మొత్తం చివరకు రెసిస్టర్ లో విడుదల అవుతుంది ఇప్పుడు టైం కాన్స్టాంట్ కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వాస్తవాలు చూద్దాముటైం కాన్స్టాంట్ విలువ చిన్నదిగా వుంటే సర్క్యూట్ లో రేట్ ఆఫ్ డీకే యొక్క ప్రతిస్పందన చాలా వేగంగా ఉంటుంది ఈవిషయం మనము RC సర్క్యూట్ లో కూడా చూసాము అదే విధంగా RL సర్క్యూట్ లో కూడా టైం కాన్స్టాంట్ చిన్నదిగా వుంటే సర్క్యూట్ లో రేట్ ఆఫ్ డీకే యొక్క ప్రతిస్పందన చాలా వేగంగా ఉంటుంది టైం కాన్స్టాంట్ విలువ పెద్దదైతే సర్క్యూట్ లోరేట్ ఆఫ్ డీకే యొక్క ప్రతిస్పందన చాలా నిదానంగా ఉంటుంది ఇప్పుడు టైం కాన్స్టాంట్ విలువ పెద్దదైన లేక చిన్నదైనా 5 టైం కాన్స్టాంట్ లు అనగా 5 τ ల తర్వాత డీకే యొక్క ప్రతిస్పందన సర్క్యూట్ యొక్క ఇనీషియల్ విలువ లో 1 శాతం కన్నా తక్కువ అవుతుంది ఈ విషయం ని మనం RC సర్క్యూట్లో కూడా చూసాముఎప్పుడైతే RC సర్క్యూట్లో 5 టైం కాన్స్టాంట్ లు అనగా 5τ ల తరువాత వోల్టేజ్ విలువ ఇనీషియల్ విలువ లో 1 శాతం కన్నా తక్కువ అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ స్థితి లో RL సర్క్యూట్ లో ప్రతిస్పందన కూడా తగ్గుతుంది అనగా ఇండెక్టర్ లో ప్రవహించే కరెంటు విలువ 5 టైం కాన్స్టాంట్ లు తర్వాత ఇనీషియల్ విలువ లో 1 శాతం కన్నా తక్కువగా ఉంటుంది ఇప్పుడు సోర్స్ ఫ్రీ RL సర్క్యూట్ ని ఉపయోగించాలి అంటే మనం 3 విషయాలు బాగా గుర్తుంచుకోవాలి మరియు వీటికి అనుగుణంగా సర్క్యూట్ ని పరిష్కరించాలి మొదటి విషయం ఇండెక్టర్ లో ప్రవహించేఇనీషియల్ కరెంటు ని కనుక్కోవాలి రెండవ విషయం టైం కాన్స్టాంట్ విలువ ని కనుక్కోవాలి మరియు మూడో విషయం సర్క్యూట్ లో ఒకే ఒక ఇండెక్టర్ ఉండాలి అని మరియు చాలా రెసిస్టర్ లు కలుపబడి ఉన్నాయి లేదా కొన్ని డిపెండెంట్ సోర్స్ లు కలపబడి ఉంటే వాటి యొక్క థేవినిన్ ఈక్వివలెంట్ ని కనుక్కోవడం సర్క్యూట్ ని విశ్లేషించే క్రమంలో చాలా మంచి ఎంపిక అవుతుంది కాబట్టి మనం థేవినిన్ ఈక్వివలెంట్ ని ఇండెక్టర్ టెర్మినల్స్ దగ్గర వుపయోగించి సాధారణ RL సర్క్యూట్ గా మార్చవచ్చులేదా థేవినిన్ థీరం వుపయోగించి ఒకటి కన్నా ఎక్కువ గా వున్నా ఇండెక్టర్లని కలిపి ఒకే ఒక సమానమైన ఇండెక్టర్ గా మార్చవచ్చు కాబట్టి మొత్తానికి మనం చెప్పేది ఏమిటి అంటే ఒకవేళ సర్క్యూట్ లో ఒకటి కన్నా ఎక్కువ ఇండెక్టర్ లు లేదా రెసిస్టర్ లు ఉంటే థేవినిన్ థీరం వుపయోగించి సర్క్యూట్ ని సులభతరం చేయవచ్చు మరియు సర్క్యూట్ యొక్క ప్రతిస్పందన కనుక్కోవచ్చు ఇప్పుడు ఈ విషయం ఇంకా బాగా అర్ధం కావడానికి కావడానికి మనం ఒక ఉదాహరణ తీసుకుందాము చిత్రం లో చూపిన ఒక సర్క్యూట్ ని చుస్తే అందులో 0 5 H విలువ కలిగిన ఒక ఇండెక్టర్ దీనిలో కరెంటు i ప్రవహిస్తుంది మరియు ఇది 2 ఓం విలువ కలిగిన రెసిస్టర్ కు సమాంతరంగా వుంది దీనిలో కరెంటు i x ప్రవహిస్తుంది మరియు ఇండెక్టర్ మరియు రెసిస్టర్ సమాంతర కలయిక కి 4 ఓం విలువ కలిగిన రెసిస్టర్ సిరీస్ గా కలపబడి ఉంది మరియు దానికి సిరీస్ గా ఒక డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ కలిపి వుంది ఒకవేళ సర్క్యూట్ లో వోల్టేజ్ సోర్స్ విలువ 3i అయితే కరెంటు కంపోనెంట్ విలువ ఇండెక్టర్ లో ప్రవహించే కరెంటు మీద ఆధారపడి ఉంటుంది ఇప్పుడు ఇచ్చిన ఇనీషియల్ విలువ ని తీసుకుంటేటైం t విలువ సున్నా ఉన్నప్పుడు I0 విలువ 10 ఆంపియర్ ఇప్పుడు టైం t వున్నప్పుడు ఇండెక్టర్ లో ప్రవహించే కరెంటు ని కనుక్కోవాలి మరియు 2 ఓం రెసిస్టర్ లో ప్రవహించే కరెంటు ని కూడా కనుక్కోవాలి ఇప్పుడు మనం ఈ ప్రాబ్లెమ్ పరిష్కారానికి రెండు మార్గాలు వున్నాయి మొదటి మార్గం ఇండెక్టర్ టెర్మినల్ దగ్గర సరిసమానమైన రెసిస్టెన్స్ విలువను కనుక్కోవడం లేదా రెండో మార్గం క్రిచ్చాఫ్ వోల్టేజ్ లా వుపయోగించి పరిష్కారం కనుక్కోవచ్చు కాబట్టి మనం సరి సమానమైన రెసిస్టెన్స్ ని కనుక్కోవాలి అంటే మనకు వున్నా థేవినిన్ థీరం విజ్ఞానం ని ఉపయోగించాలి మరియు సరి సమానమైన రెసిస్టెన్స్ ని కనుక్కుని సర్క్యూట్ ని సులభతరం చేయాలి రెండోది మనకు డిపెండెంట్ వోల్టేజ్ సోర్స్ ఉంది కావున కేవలం క్రిచ్చాఫ్ వోల్టేజ్ లా ని కూడా వుపయోగించి సర్క్యూట్ ని సులభతరం చేయడానికి ఈ స్థితి లో మెష్ ఎనాలిసిస్ కూడా ఉపయోగిస్తారు మనం ఏ పద్ధతి ఉపయోగించిన కరెంటు విలువ సమానం వస్తుంది కానీ మొదట ఇండెక్టర్ లో ప్రవహించే కరెంటు విలువ తెలుసుకోవడం మంచి విషయం అవుతుంది ఇప్పుడు మొదటి పద్ధతి లో సరిసమానమైన రెసిస్టన్స్ విలువ ఇండెక్టర్ టెర్మినల్స్ దగ్గర థేవినిన్ రెసిస్టన్స్ విలువ సమానం ఇప్పుడు మనకు సర్క్యూట్ లో డిపెండెంట్వోల్టేజ్ సోర్స్ కూడా అందుబాటులో ఉంది ఇప్పుడు ఏమి చేద్దాం అంటే ఒక వోల్టేజ్ సోర్స్ ని ఉపయోగిద్దాం దాని విలువ 1 వోల్ట్ అని మనం చెప్పవచ్చు దీనిని ఇండెక్టర్ టెర్మినల్ AB స్థానం లో చిత్రం లో చూపిన విధంగా కలపాలి కాబట్టి మనం ఇప్పుడు సర్క్యూట్ AB టెర్మినల్ నుండి ఇండెక్టర్ ని తొలగించి దాని స్థానంలో 1 వోల్ట్ విలువ కలిగిన వోల్టేజ్ సోర్స్ ని కలిపాము ఇప్పుడు మనకు సర్క్యూట్ లో రెండు మెష్ లు వున్నాయి ఇప్పుడు వాటిలో i1 మరియు i2 అను కరెంటు లు ఒకే దిశలో ప్రవహిస్తున్నాయి కాబట్టి ఆ రెండిటికీ క్రిచ్చాఫ్ వోల్టేజ్ లా ని ఉపయోగించి ఈక్వేషన్స్ రాయడానికి ప్రయత్నిద్దాం ఈక్వేషన్స్ ని ఈ క్రింది విధంగా వస్తాయి ఇప్పుడు సెకండ్ లూప్ కి ఈక్వేషన్ రాస్తే అవుతుంది ఇక్కడ డిపెండెంట్ కరెంటు సోర్స్ యొక్క విలువ 3 i1 కాబట్టి ఈక్వేషన్ ని పరిష్కారిస్తే మనకు i 2 56i 1 అని పొందుతాము ఇప్పుడు మనకు రెండు ఈక్వేషన్ లు వున్నాయి అవి i 1 మరియు i2 పదములు లో వున్నాయి ఒకవేళ వాటిని సాల్వ్ చేస్తే మీకు i 1 3 అని వస్తుంది ఇప్పుడు i1 కరెంటు ప్రవహించే దిశ i0 కరెంటు కు వ్యతిరేక దిశలో ఉంది మరియు i 0 అనగా 1 వోల్ట్ వోల్టేజ్ సోర్స్ లో ప్రవహించే కరెంటు కాబట్టి i0 i 1 కాబట్టి i 0 3 ఆంపియర్ అవుతుంది ఇప్పుడు థేవినిన్ రెసిస్టన్స్ అనగా సరిసమానమైన రెసిస్టెన్స్ R విలువ v0 i0 అవుతుంది v0 విలువ 1 వోల్ట్ మరియు i0 విలువ 3 అని ఇప్పుడే గణించాము ఇప్పుడు మనకు థేవినిన్ రెసిస్టన్స్ విలువ 13 ఓం అని వస్తుంది ఇప్పుడు టైం కాన్స్టాంట్ విలువ ఏమి అవుతుంది టైం కాన్స్టాంట్ విలువ L R అని మనకు తెలుసు సరిసమానమైన ఇండెక్టర్ L యొక్క విలువ 0 5 హెన్రీ అని మనకు ప్రశ్నలో ఇచ్చారు కాబట్టి దీని విలువను ఈక్వేషన్ లో పెడదాం మరియు సరిసమానమైన రెసిస్టర్ R యొక్క విలువ 13 ఓం అని ఇప్పుడే లెక్కించాము కాబట్టి టైం కాన్స్టాంట్ τ యొక్క విలువ 32 సెకండ్లు అవుతుంది ఈ విలువని మనం కరెంటు యొక్క మొదటి ఈక్వేషన్ లో ప్రతిక్షేపించాలి కాబట్టి i 10 అని మనకు తెలుసు దీనిని మరియు τ యొక్క విలువ ను పై ఈక్వేషన్ లో పెడితే మనకు టైం t విలువ ఎంత ఉన్నా ఇండెక్టర్ లో ప్రవహించే కరెంటు విలువ అవుతుంది ఇప్పుడు రెండో పద్ధతి చూద్దాం మనం సర్క్యూట్ లో క్రిచ్చాఫ్ వోల్టేజ్ లా ని ఆపాదిద్దాం ఒకవేళ క్రిచ్చాఫ్ వోల్టేజ్ లా ను ఉపయోగిస్తే ఇండెక్టర్ ని తిరిగి సర్క్యూట్ లో పెడతాం ఇప్పుడు సర్క్యూట్ లో మళ్ళి రెండు మెష్ లు ఉన్నాయి ఆ కరెంటు i1 మరియు i2 యొక్క విలువలు తీసుకుందాం దీనికి సంబంధించిన లెక్కలు అన్ని పైన చూపిన చిత్రాలలో లెక్కించారు మరియు మనం మొదటి పద్దతి పొందిన విలువలను పొందుతాము ఇప్పటివరకు మీరు క్రిచ్చాఫ్ వోల్టేజ్ లా ని ప్రత్యేక్షముగా సర్క్యూట్ లో ఉపయోగించిన లేదా మీరు థేవినిన్ థీరం ని ఉపయోగించిన ఒకే విధంగా సమాధానం వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం i విలువ ని పొందాము ఇప్పుడు తర్వాత పని ఏమిటి అంటే వోల్టేజ్ v యొక్క విలువ కనుక్కోవలిసిన అవసరం వుంది ఇది ఇండెక్టర్ ద్వారా ప్రవహించే వోల్టేజ్ విలువ కాబట్టి ఇండెక్టర్ లో ప్రసరించే వోల్టేజ్ L di dt దీనిలో ఇండక్టర్ విలువ పెడదాము మరియు కరెంటు యొక్క ఇనీషియల్ విలువ I 0 ఎందుకంటే di dt ని డిఫరెన్షియల్ చేస్తే మనకు di dt విలువ వస్తుంది కాబట్టి 0 5 ఇంటూ I0 ఇంటూ మైనస్ 23 అవుతుంది దీని నుండి మనకు e టు ది పవర్ 2t3 వస్తుంది కాబట్టి వోల్టేజ్ V విలువ 103 ఇంటూ e టు ది పవర్ 2t3 వోల్ట్స్ అవుతుంది ఇప్పుడు ఇండెక్టర్ మరియు 2 ఓం రెసిస్టర్ లు సమాంతరంగా వున్నాయి అనగా ఇండెక్టర్ లో ప్రవహించే వోల్టేజ్ మరియు 2 ఓం రెసిస్టర్ లో ప్రవహించే వోల్టేజ్ సమానం కాబట్టి ix విలువ VR అవుతుంది అనగా V2 అవుతుందికాబట్టి ఇక్కడ థేవినిన్ థీరం లేదా మెష్ విశ్లేషణ పద్దతి వాడిన క్రిచ్చాఫ్ వోల్టేజ్ లా ఉపయోగిస్తే చివరకు ఒకే విధమైన సమాధానం వస్తుంది ఈ విషయం తో RL సర్క్యూట్ సెషన్ ని ఈ రోజు ముగిద్దాం తర్వాత లెక్చర్ లో మనం వివిధ రకాల సోర్సెస్ గురించి చర్చిద్దాం ప్రత్యేకంగా ఏ సోర్సెస్ వాడితే సర్క్యూట్ విశ్లేషణ అవసరం అవుతుందో వాటిని వాడుదాంఈ విధంగా మీరు ప్రత్యేకమైన ఎలక్ట్రికల్ సర్క్యూట్ లో వోల్టేజ్ లేదా కరెంటు సోర్స్ ని ఆపాదిస్తే ఏమవుతుందో చూడవచ్చు కాబట్టి సర్క్యూట్ లో అకస్మాతుగా వోల్టేజ్ లేదా కరెంటు సోర్స్ లను కలిపి చూద్దాం కాబట్టి మనం సోర్స్ నుంచి ఒక స్టెప్ ప్రతిస్పందన పొందుతాం కాబట్టి ఇది సోర్స్ లో ఒక ముఖ్యమైన రకం దీనితో పాటు మనం ఇంకా చదువుదాం నిశ్చల స్థితిలో ఉన్న మన ఎలక్ట్రికల్ సర్క్యూట్ లోఆకస్మిక ఆవేగం ఇంకో రకమైన పల్స్ ఇవ్వడం వలన వస్తుంది దీనిని పల్స్ ప్రతిస్పందన అని పిలుస్తారు కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైన విషయాలను మాథమెటికల్ ఫంక్షన్ సహాయం తో ఎలా అర్ధం చేసుకోవాలో చూద్దాం ఎందుకంటే ఇవి రెండు కూడా ఎలక్ట్రికల్ సర్క్యూట్ విశ్లేషణ లో చాలా అవసరం కాబట్టి స్టెప్ మరియు పల్స్ యొక్క ప్రతిస్పందన ని మాథమెటికల్ పదములలో ఎలా సూచిస్తారో చూద్దాం మరియు ఈ రెండిటిని వివిధ రకాల RL మరియు RC సర్క్యూట్ లో ఆపాదించడం మరియు స్టెప్పెర్ ఇంపల్స్ రకమైన సోర్స్ లను సర్క్యూట్ కి ఆపాదిస్తే అవి ఎలా ప్రవర్తిస్తాయో చూద్దాం ధన్యవాదములు